మీ అందరికీ నమస్తే ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క మూడవ ఉపన్యాసానికి స్వాగతం మన మొదటి ఉపన్యాసంలో ఫైనాన్షియల్ కాస్ట్ మరియు మేనేజ్మెంట్ అకౌంటింగ్ మధ్య వ్యత్యాసాన్ని మనము చర్చించాము మరియు అకౌంటింగ్ యొక్క ప్రాముఖ్యతను కూడా మనము చూశాము రెండవ ఉపన్యాసంలో మనము ఆర్థిక నివేదికలపై చర్చతో ప్రారంభించాము మీరు గుర్తు చేసుకుంటే మనము బ్యాలెన్స్ షీట్ యొక్క ప్రాథమిక ఆకృతిని చర్చించాము మరియు వార్షిక నివేదిక అంటే ఏమిటో మనము అర్థం చేసుకున్నాము మీరు గుర్తు చేసుకుంటే బ్యాలెన్స్ షీట్ అనేది ఒక నిర్దిష్ట తేదీ నాటికి ఆర్థిక స్థితిని ఇచ్చే ఒక ప్రకటన ఇది ఒక సంచిత ప్రకటన ఈ రోజు బ్యాలెన్స్ షీట్ అంటే ఏమిటి మరియు అది ఎలా తయారు చేయబడుతుంది అనే విషయం గురించి మరింత వివరంగా చర్చించబోతున్నాము వార్షిక నివేదిక గురించి కూడా చర్చించాము ఇప్పుడు ఇది సంస్థ ప్రామాణీకరించి ప్రచురించిన పత్రం మరియు ఇది కంపెనీల యొక్క సమాచార నిధి ఇది ఉచితంగా లభిస్తుంది కాబట్టి ఒక నిర్దిష్ట సంస్థ యొక్క వార్షిక నివేదికను డౌన్లోడ్ చేసుకోవాలని మరియు దాని గురించి వివరంగా చదవమని నేను మీకు చెప్పాను ఇది మీకు ఆర్థిక నివేదికలను ఇస్తుంది ఇది మీకు ఏకీకృత బ్యాలెన్స్ షీట్ ను ఇస్తుంది ఇది సంస్థను సంస్థ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి చాలా సందర్భోచితమైన అనేక ఇతర నివేదికలను కూడా ఇస్తుంది సంవత్సరానికి రూపాయలు 60 లక్షలకు పైగా సంపాదించే ఉద్యోగుల జాబితా ఉంటుందని నేను మీకు చెప్పాను కాబట్టి మీరు మొదట అక్కడికి వెళ్లాలని కోరుకుంటే మీరు ఆ జాబితాను తెలుసుకోవాలి కాబట్టి అందులో చాలా సమాచారం అందుబాటులో ఉంటుంది ఇప్పుడు మీరు మీ కంపెనీని నిర్ణయించుకున్నారని మరియు మీ వార్షిక నివేదికను కూడా డౌన్లోడ్ చేసుకున్నారని నేను భావిస్తున్నాను మీరు ఆ కంపెనీ కి సంబంధించి చేయాల్సిన కొన్ని పనులను వారం చివరిలో మేము మీకు ఇస్తాము కానీ ప్రస్తుతం మన 3వ ఉపన్యాసానికి వెళ్దాం ఇక్కడ బ్యాలెన్స్ షీట్ గురించి మరింత చర్చిస్తాము ఇక్కడ బ్యాలెన్స్ షీట్ మరియు బ్యాలెన్స్ షీట్ యొక్క అంశాల పరిచయం ఇప్పుడు ఆర్థిక నివేదికలు సంస్థ యొక్క ఆర్థిక స్థితి గురించి సమాచారాన్ని అందిస్తాయని మీకు ఇప్పటికే తెలుసు ఇది వ్యక్తి కోసం కావచ్చు సంస్థ కోసం కావచ్చు ఇంకా ఒక నిర్దిష్ట వ్యాపారం కోసం కూడా కావచ్చు మూడు ముఖ్యమైన ఆర్థిక నివేదికలు ఏమనగా బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ మరియు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కావున మన కోర్సులో ఇవి ఎలా తయారు చేయబడతాయి మరియు వాటిని ఎలా చదవవచ్చు ఇంకా ఎలా అర్థం చేసుకోవచ్చు అనే దాని గురించి చర్చించబోతున్నాము ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ఏమిటో ప్రత్యేకంగా చూస్తే ఇది సంస్థలచే నియంత్రించబడే ఆర్థిక వనరుల విలువను చిత్రీకరిస్తుంది వాటిని సంస్థచే నియంత్రించబడే ఆర్థిక వనరులు అని ఎందుకు అంటారు దీనిని అకౌంటింగ్ పరిభాషలో ఆస్తులు అంటారు మరియు అవి ఎలా సమకూర్చబడతాయి అవి వివిధ రకాల అప్పుల ద్వారా సమకూర్చబడతాయి కాబట్టి ఇది బయటి వ్యక్తులు పెట్టిన డబ్బు లేదా అప్పు అని పిలుస్తారు లేదా ఇది యజమానులచే ఉంచబడిన డబ్బు దీనిని యజమానుల ఫండ్ అని పిలుస్తారు లేదా దీనిని ఈక్విటీ ను సంగ్రహించే ఒక ప్రకటన ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ యొక్క ఆకృతిని చూడడానికి ఇది క్లుప్తంగా ఉండే రూపం కాబట్టి మీరు ఆస్తి వైపు నుండి ప్రారంభించవచ్చు మనం ఇంతకు మునుపు ఉపన్యాసంలో ఆ నిబంధనలు ఏమిటో ఇప్పటికే చర్చించాము కాబట్టి మొదటిది స్థిర ఆస్తులు ఇవి 1 సంవత్సరములోపు ఉంచడానికి ఉద్దేశించిన ఆస్తులు కాబట్టి ఈ మూడు ప్రధాన ఆస్తులు లేదా వాటి యొక్క వనరులు మరొక వైపు మనకు అప్పులు ఇవి 1 సంవత్సరం లోపు తీర్చవలసిన అప్పులు మనం రాబోయే స్లైడ్ లో బ్యాలెన్స్ షీట్ యొక్క ఆకృతిని చూద్దాం ఇది అధికారిక ఆకృతి కానప్పటికీ బ్యాలెన్స్ షీట్ ను క్లుప్తంగా అర్థం చేసుకోవడానికి ఈ ఆకృతి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను కాబట్టి ఎక్కువ సంఖ్యలో అంశాల కారణంగా బ్యాలెన్స్ షీట్ చాలా పెద్దదిగా ఉంటుంది బ్యాలెన్స్ షీట్ ను ఈ ప్రత్యేకమైన చిన్న రూపంలో సంగ్రహించవచ్చు కావున ఒకేసారి ముఖ్యమైన అన్ని అంశాలను చూడొచ్చు ప్రతి బ్యాలెన్స్ షీట్ వ్యాపార వ్యవహారాల యొక్క నిజమైన మరియు న్యాయమైన అభిప్రాయాన్ని ఇస్తుంది అకౌంటెంట్లు ఉపయోగించే పరిభాష ఇది బ్యాలెన్స్ షీట్ యొక్క మదింపు సరి అయిన విలువను చెప్పదు ఎందుకంటే అది కొన్ని ఊహాజనితమైన అభిప్రాయాలతో కూడి ఉంటుంది దీని గురించి తరువాత చర్చిస్తాము కాని ఏదైనా బ్యాలెన్స్ షీట్ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి నిజమైన మరియు ఖచ్చితమైన అభిప్రాయాన్ని ఇవ్వాలి లేదా అది మధ్యలో కూడా తయారు చేయవచ్చు అది ఒక నిర్దిష్ట రోజు చివరిలో మీకు బ్యాలెన్స్ షీట్ ఇస్తుంది

ఇప్పుడు ఒక వివరణాత్మక బ్యాలెన్స్ షీట్ ను చూద్దాం కంపెనీల చట్టం యొక్క VI షెడ్యూల్ గా చూపించాను కానీ ఈ ఆకృతిలో ఇది వాటాదారుల నిధి అనే పదాన్ని ఉపయోగిస్తుంది ఇక్కడ ఈ వ్యత్యాసం ఎందుకు ఉంది అక్కడ యజమానుల నిధి అని ఎందుకు అంటారు మరియు ఇక్కడ ఇది వాటాదారుల నిధి అని ఎందుకు అంటారు తేడా ఏమిటో మీరు ఆలోచించగలరా ఎలాంటి తేడా లేదు వాటాదారులే సంస్థ యొక్క యజమానులు కానీ ఇది కంపెనీకి ఉద్దేశించిన ఆకృతి కాబట్టి వారు వాటాదారుల అనే పదాన్ని ప్రత్యేకంగా ఉపయోగించారు మరియు బ్యాలెన్స్ షీట్ యొక్క చిన్న రూపంలో నేను యజమానుల నిధి ఇప్పుడు కంపెనీ బ్యాలెన్స్ షీట్ కు తిరిగి వెళ్దాం కంపెనీ బ్యాలెన్స్ షీట్లో దీనిని వాటాదారుల నిధులు అని పిలుస్తారు అది బ్యాలెన్స్ షీట్ లో వస్తుంది కాబట్టి మొదటి అంశం షేర్ కాపిటల్ అవుతుంది దానిని అంశం 'a' గా చూడవచ్చు రెండవ అంశం రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ గురించి మనము గత ఉపన్యాసంలో చర్చించుకున్నాం అనుకుంటున్నాను మీరు P L ఖాతాను గుర్తు చేసుకుంటే లాభం అనేది సంస్థ ద్వారా ఉత్పత్తి అవుతుంది ఆ సమయంలో సంస్థకి రెండు ఎంపికలు ఉంటాయి అది యజమానులకు లాభాలను పంపిణీ చేయగలదు అప్పుడు అది బ్యాలెన్స్లోకి రాదు కానీ చాలా మంచి సంస్థలు మొత్తం లాభాలను పంపిణీ చేయవు ఆ సంస్థలు లాభంలో కొంత భాగాన్ని యజమానికి ఇవ్వవచ్చు మరియు మిగిలిన లాభం బ్యాలెన్స్ షీట్లోకి తిరిగి చేర్చుతారు అంటే పంపిణీ చేయడానికి బదులుగా దానిని కంపెనీ వద్దనే ఉంచుతారు ఇదే బ్యాలెన్స్ షీట్లో రిజర్వ్ గా కనిపిస్తుంది కానీ దీనికి పూర్తి పేరు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇప్పుడు గత ఉపన్యాసంలో తిరిగి వ్యాపారంలో ఉంచిన ఈ లాభం ఒక రిజర్వ్ అని మనం చూశాము వాస్తవానికి ఒక సంస్థ కోసం కొన్ని ఇతర రకాల రిజర్వ్స్ అంటే పలురకాల నిల్వలు కూడా ఉన్నాయి అవి స్టాచుటోరీ రిజర్వ్ యొక్క కొన్ని ఉదాహరణలు మొత్తం నిల్వలు మరియు మిగులు బ్యాలెన్స్ షీట్లో 'b' అంశంగా ఇవ్వబడింది ఇప్పుడు 'c' అంశాన్ని పరిశీలించండి 'c' అంశం షేర్ వారెంట్ అంటే వాటా అని తెలుసునని అనుకుంటున్నాను మరియు దాని గురించి మీకు తెలుసు వాటా అంటే ఏమిటి ఒక భాగస్వామ్య సంస్థలో ముగ్గురు భాగస్వాములు ఉన్నారని అనుకోండి మొత్తం మూలధనాన్ని వ్రాయడానికి బదులుగా మనం A యొక్క మూలధనం B యొక్క మూలధనం C యొక్క మూలధనం అని చెబుతాము కానీ కంపెనీల్లో 1000 10000 1 లక్ష 10 లక్షల మంది వంటి పెద్ద సంఖ్యలో యజమానులు ఉంటారు కాబట్టి మనం అందరి పేరును బ్యాలెన్స్ షీట్లో వ్రాయము ఆ వ్యక్తులు కలిసి అందించిన మొత్తాన్నివ్రాస్తాము దానినే షేర్ క్యాపిటల్ లేదా వాటా మూలధనం అంటాము కాబట్టి వాటా అనేది ఒక నిర్దిష్ట సంస్థ యొక్క యాజమాన్యంలోని వాటాను సూచిస్తుంది ఒక సంస్థలో 10000 మంది వాటాదారులు ఉన్నారని అనుకుందాం ప్రతి ఒక్కరూ కొంత మూలధనం ఉంచారు ఆ మొత్తం అంశం 'a' షేర్ క్యాపిటల్ అవుతుంది 'c' అంశం షేర్ వారెంట్ అంటే ఏమిటి అని మీరు ఆలోచిస్తున్నారా షేర్ వారెంట్ అంటే మీలో ఎవరికైనా తెలుసా ఇప్పుడు కొన్నిసార్లు ఏమి జరుగుతుందంటే కొంతమందికి భవిష్యత్తులో వాటా పొందటానికి అర్హత ఉంటుంది కాబట్టి ఈ రోజుకి వారికి ఇంకా వాటా రాలేదు మనము దానిని వాటా మూలధనంలో అంటారు అంటే నేను ఒక కంపెనీని అనుకుందాం నాకు కొంత డబ్బు చెల్లించిన వంద మంది ఉన్నారు మరియు భవిష్యత్తులో వారికి వాటా పొందే వారెంట్ ను జారీ చేశాను నేను ఒక సంస్థ కాబట్టి నేను షేర్ వారెంట్లకు గాను అందుకున్న డబ్బు అంశం 'c' లో చూపబడింది ఆ ధనాన్ని షేర్ వారెంట్ అంటారు ఇప్పుడు సంస్థ వారెంట్లు జారీ చేసే ఈ వ్యాపారంలోకి ఎందుకు వెళ్తారని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు దీనికి రకరకాల కారణాలు ఉంటాయి నేను మీకు చెప్పినట్లుగా డబ్బు తీసుకోవటం వారికి వాటా ఇవ్వడం ద్వారా అది షేర్ కాపిటల్ అని పిలువబడే 'a' అనే అంశంలో కి వెళుతుంది కానీ కొన్ని సందర్భాల్లో సంస్థ ధనం స్వీకరించినప్పటికీ అప్పటికప్పుడు వాటా ఇవ్వడానికి ఇష్టపడక భవిష్యత్తులో వాటా ఇవ్వాలనుకోవచ్చు అలాంటి సందర్భంలో సంస్థ ధనం సమకూర్చిన వారికి షేర్ వారెంట్ ఇస్తుంది షేర్ వారెంట్ అందుకున్న అటువంటి దృష్టాంతం గురించి మీరు ఆలోచించగలరా మీలో కొందరు దీనికి సరిగ్గా ఊహిస్తున్నారని నేను భావిస్తున్నాను చాలా సందర్భాల్లో ESOP లు అని పిలువబడే కొన్ని షేర్లు చూస్తాము ESOP అంటే ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ అని కూడా అంటారు సంస్థ కోసం కొందరు నిర్వాహకులు మరియు అధికారులు పని చేస్తుంటారు వారిని సంస్థ ప్రోత్సహించదలచుకుంటుంది వారు చాలా బాగా పని చేస్తున్నందున సంస్థ వారిని అందులోనే కొనసాగాలని భావించి కొన్ని ప్రయోజనాలను ఇవ్వదలచుకుంటుంది కావున సంస్థ ఏం చేస్తుందంటే అటువంటి వారికి వారెంట్ జారీ చేస్తుంది మరియు వారు సంస్థలో వచ్చే 3 సంవత్సరాలు కొనసాగితే ఆ వారెంట్ను వాటాగా మారుతుందని నిబంధన జత పరుస్తుంది ఇది షేర్ వారెంట్ తీసుకోవడానికి ఒక ఉదాహరణ మీరు మరేదైనా ఉదాహరణ గురించి ఆలోచించగలరా కొన్నిసార్లు సంస్థ రుణం పెంచాలని కోరుకుంటుంది ఆ సంస్థ బ్యాంకుకు వెళ్లి రుణం ఇవ్వమని బ్యాంకును అభ్యర్థిస్తే బ్యాంకు సంస్థ యొక్క లాభంలో వాటాను కోరుకోవచ్చు కానీ సంస్థకు బ్యాంకు వారికి నేరుగా వాటా ఇవ్వడం కుదరదు కాబట్టి ఆ సంస్థ బ్యాంకు నుండి రుణం పొంది వారికి కొంత షేర్ వారెంట్ ఇస్తుంది భవిష్యత్తులో బ్యాంకు దానిని వాటాగా మార్చుకోవచ్చు వారు దాని కొరకు కొంత సొమ్మును చెల్లిస్తారు ఆ సొమ్మును 'c' అంశం కింద చూపబడుతుంది షేర్ వారెంట్ అనేది ఒక చిన్న మొత్తం కానీ దానిపై ఎందుకు అంత చర్చ అని మీరు ఆశ్చర్యపోవచ్చు ఇంత చర్చ ఎందుకంటే షేర్ వారెంట్ అనునది 'a' అనే అంశానికి జత చేయబడుతుంది మరియు 'a' అనునది షేర్ కాపిటల్ కావున ఇది చాలా ముఖ్యమైనది వీరు సంస్థ యొక్క యజమానులు నేటి ఈ పెట్టుబడిదారుడు భవిష్యత్తులో వాటాల జాబితాలో చేర్చబోయే యజమానులు అని గ్రహించాలి ఇప్పుడు వారు ఉద్యోగులు కావచ్చు బ్యాంకర్లు కావచ్చు కొన్ని సందర్భాల్లో కంపెనీ కొంతమంది సాంకేతిక నిపుణులు నుండి కొంత సాంకేతికతను పొందుతుంది బహుశా వారికి పరిహారం ఇవ్వడానికి సంస్థ వారెంట్లు ఇవ్వచ్చు వీటన్నింటిని 'c' అంశం కింద చూపవచ్చు అంటే వారెంట్ల పై వచ్చిన సొమ్మును 'c' గా పరిగణిస్తారు కానీ సహజంగా ఈ 'c' అను అంశం ఒకే యజమాని ఉండే సంస్థలలోనూ లేదా భాగస్వామ్య సంస్థలలోనూ ఉండదు కాబట్టి ఇంతకుముందు మనం చూసిన చిన్న బ్యాలెన్స్ షీట్లో అది లేదు కానీ కంపెనీ బ్యాలెన్స్ షీట్ యొక్క వివరణాత్మక ఆకృతిలో ఈ అంశం బహిర్గతం అవుతుంది కావున ఈ 'c' అను అంశం ఏమిటో మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు మనం తదుపరి స్లైడ్ కు వెళ్తాము ఇప్పుడు అంశం సంఖ్య 2 ఇది షేర్ అప్లికేషన్ మనీ పెండింగ్ అలాట్మెంట్ అంటే ఏమిటి సంస్థ మొదట వాటాలు జారీ చేసినప్పుడు వాటాదారుడు లేదా కాబోయే వాటాదారుడు సంస్థకి ధనం చెల్లించవలసి ఉంటుందని మీలో చాలా మందికి తెలుసు ఇప్పుడు నేను ఒక కంపెనీని అనుకుందాం నేను వాటాలను జారీ చేయాలనుకుంటున్నాను వాస్తవానికి నేను వారికి ఉచితంగా ఇవ్వడం లేదు కాబట్టి కాబోయే పెట్టుబడిదారులకు వాటా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని ప్రకటించాను నా కంపెనీలో వాటాలను కోరుకునే వ్యక్తులు ముందుకు వచ్చి నాకు కొంత ధనం చెల్లిస్తారు అప్పుడు నేను ఆ ధనానికి సరిపడా వారికి వాటాలను ఇస్తే ఏ సమస్య ఉండదు అది అంశం 'a' అవుతుంది అంటే షేర్ కాపిటల్ అయితే ఒక సంస్థ వాటాలను జారీ చేయడానికి సిద్ధంగా ఉందని ప్రకటించి కాబోయే పెట్టుబడిదారుల నుంచి ధనాన్ని పొందుతుంది ఆ పెట్టుబడిదారులు తమ యొక్క ధనానికి వాటాను కావాలనుకుంటారు ఇప్పుడు సంస్థ వారికి వాటాలను జారీ చేస్తే ఏ సమస్య ఉండదు దానిని 'a' అంశం కింద చూపవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో ఏమి జరుగుతుందంటే వాటాల కేటాయింపు ఆలస్యం కావచ్చు అంటే నేను ధనాన్ని ఇప్పుడే అందుకున్నాను కాని సంవత్సరం చివరి వరకు వాటాలను కేటాయించలేదు అలాంటప్పుడు ఆ నిర్దిష్ట మొత్తాన్ని ఎక్కడ ఉంచుతారు దానినే అంశం సంఖ్య 2 లో చూపుతారు ఇప్పుడు మీరు దీనిని అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాము కాబట్టి షేర్ అప్లికేషన్ మనీ పెండింగ్ అలాట్మెంట్ అంటే ఏమిటంటే ఉదాహరణకు నేను వాటాదారుల నుంచి రూపాయలు 10 లక్షలు అందుకున్నాను అనుకోండి కానీ నేను వారికి ఇంకా వాటాలను కేటాయించలేదు వచ్చిన ధనం అప్లికేషన్ మనీ కానీ వాటాల కేటాయింపు ఇంకా జరగలేదు అలాట్మెంట్ అనగా కేటాయింపు జరగని వాటాలను ఇచ్చే ప్రక్రియ అని అర్థం అందుకే దీనిని షేర్ అప్లికేషన్ మనీ పెండింగ్ అలాట్మెంట్ అని ప్రత్యేక అంశంగా చూపడం జరిగింది ఎందుకంటే తరువాత దానిని అంశం 1 a కి అంటే షేర్ క్యాపిటల్ కి చేర్చబోతున్నారు లేదా మరొక అవకాశం కూడా ఉంది నేను వారి దరఖాస్తులను తిరస్కరించగలను మరియు నేను డబ్బును తిరిగి వారికే చెల్లిస్తాను కాబట్టి ఇది వాటాదారుల నిధులా లేదా అది అప్పా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు నేను వారికి వాటాలను ఇస్తే అది వాటాదారుల నిధి అవుతుంది అలా కాక వాటిని కాబోయే పెట్టుబడిదారులకు తిరిగి ఇచ్చేస్తే అది బాహ్య అప్పు అవుతుంది అందుకే దీనిని షేర్ అప్లికేషన్ మనీ పెండింగ్ అలాట్మెంట్ అని పిలువబడే ఒక ప్రత్యేకమైన నిర్దిష్ట అంశం గా చూపించాను ఇప్పుడు మూడవ అంశం దీర్ఘకాలిక అప్పులు ఇప్పుడు మనం దీనిని గత ఉపన్యాసంలోనూ మరియు ఈ ఉపన్యాసం ప్రారంభంలో కూడా చర్చించాము దీర్ఘకాలిక అంటే ఏమిటి ఒక సంవత్సరంలోపు చెల్లించడానికి ఉద్దేశించినది అయితే దానిని మనం ప్రస్తుతం అని పిలుస్తామని మన అందరికీ తెలుసు అది 1 సంవత్సరానికి మించి ఉండే అవకాశం ఉంటే మనం దానిని దీర్ఘకాలిక అని పిలుస్తాము అలాంటి అంశాలన్నింటినీ దీర్ఘకాలిక అప్పులకు ఉదాహరణగా చెప్పవచ్చు అవి 1 సంవత్సరానికి పైగా ఉండబోతున్నాయి కాబట్టి అవి అంశం 3 అనే దీర్ఘకాలిక అప్పులు గా ఉంటాయి అందులో మీరు అంశం 'a' చూస్తే అది దీర్ఘకాలిక రుణాలు అంటే బ్యాంకింగ్ కాని ఆర్థిక సంస్థల నుండి కూడా రుణాలు తీసుకోవచ్చు ఎవరి నుంచి అయినా సరే రుణం తీసుకున్నట్లయితే అది దీర్ఘకాలిక రుణాలు అనే అంశం 3 కింద చూపబడుతుంది ఇప్పుడు అంశం 3 'b' డెఫర్డ్ టాక్స్ లయబిలిటీ అంటే మీ ఉద్దేశ్యం ఏమిటి పన్ను ఇప్పుడు చెల్లించే బదులు భవిష్యత్తులో అంటే ఒక సంవత్సరం తర్వాత చెల్లించబోతున్నాను అని అర్థం సాధారణంగా పన్ను అప్పులు అదే సంవత్సరంలో చెల్లించాల్సి ఉంటుంది అప్పుడు దీనిని ప్రస్తుత పన్ను అని పిలుస్తారు కాని ఇప్పుడు చెల్లించే బదులు పన్నులో కొంత భాగాన్ని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తరువాత చెల్లిస్తారు దీనిని వాయిదాపడిన పన్నుఅప్పు అంటారు వాస్తవానికి ఇది పన్ను చెల్లింపుదారుడి కోరిక ప్రకారం కాదు ఎందుకంటే వారు పన్ను ఇప్పుడు చెల్లించలేమని ఎప్పటికీ వాయిదా వేస్తూనే ఉంటారు మీరు ఏ పన్ను చెల్లించాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది మరియు సంస్థలకు ప్రోత్సాహకంగా ఉండడానికి పన్ను అప్పులో కొంత భాగాన్ని వారు 2 3 సంవత్సరాల తరువాత కూడా చెల్లించండి అని చెబుతుంది ఏ అంశాలను వాయిదా వేస్తుంది అనే విషయం పై మనము తరువాత చర్చిస్తాము కాని సాధారణంగా ఏ అంశాలు అయితే వచ్చే సంవత్సరంలో కాకుండా ఆ తరువాత చెల్లించవలసి ఉంటుందో ఆ పన్ను లు వాయిదాపడిన పన్ను అప్పుగా పిలుస్తారు ఇక అంశం 3 'c' ఇతర దీర్ఘకాలిక అప్పులు ఇది దీర్ఘకాలిక రుణాల విధంగా ఉంటుంది ఇక్కడ 3 వ అంశంలో 'a' దీర్ఘకాలిక రుణాలను సూచిస్తుందని మనం ఇప్పటికే చూశాము 'b' వాయిదాపడిన పన్ను అప్పును సూచిస్తుంది ఇవి కాకుండా 'c' కింద ఇతర నాన్ కరెంట్ లయబిలిటీ అప్పుగా చూపబడుతుంది ఇక నాల్గవ అంశం 3 'd' అది లాంగ్ టర్మ్ ప్రొవిజన్ అంటే ఏమిటి ప్రొవిజన్ ఏమిటో ఎవరికైనా తెలుసా చూడండి ప్రొవిజన్ అంటే కేటాయింపు ఇది చెల్లించవలసిన మొత్తం కానీ ఖచ్చితంగా ఎంత చెల్లించాలో నాకు తెలియదు ఖచ్చితమైన పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు పూర్తి సమాచారం అందుబాటులో లేదు కాబట్టి నేను చేసేది ఏమిటంటే నిర్దిష్ట అప్పు యొక్క అంచనాను తయారు చేసి ప్రొవిజన్ గా చూపిస్తాను కాబట్టి ఇటువంటి దీర్ఘకాలిక అంశాలు దీర్ఘకాలిక ప్రొవిజన్లుగా అంటే దీర్ఘకాలిక కేటాయింపులుగా చూపబడతాయి మీరు దీర్ఘకాలికమైన ప్రొవిజన్ ఏదైనా ఉదాహరణ గురించి ఆలోచించగలరా ఒక వినియోగదారుడు నా సేవలో లోపం ఉన్నందున నా పై ఫిర్యాదు చేశాడని మరియు నా నుంచి కొంత పరిహారం తీసుకోవాలనుకున్నాడు అనుకుందాం నేను వినియోగదారుని తో చర్చిస్తున్నారు మరియు పరిహారం వెంటనే చెల్లించబోవడం లేదు కోర్టు నిర్ణయం తరువాత లేదా సంబంధిత అధికారుల యొక్క నిర్ణయాల తరువాత నేను దానిని చెల్లిస్తాను పరిహారం చెల్లించాల్సిన అవసరం 2 3 4 సంవత్సరాల తరువాత కలగవచ్చు కావున ఇది దీర్ఘకాలిక ప్రొవిజన్ గా చూపబడుతుంది మరో ఉదాహరణ చూద్దాము మా కంపెనీలో చాలా మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు వారు పదవీ విరమణ చేసినప్పుడు వారికి గ్రాట్యుటీ చెల్లించాలి పదవీ విరమణ సమయంలో ఉద్యోగులకు గ్రాట్యుటీ మొత్తం లభించాలి అయితే గ్రాట్యుటీ మొత్తం ఎంతనో మనకు తెలియదు ఎందుకంటే ఇది పదవీ విరమణ సమయంలో ఆ వ్యక్తి జీతం మీద మరియు పదవీ విరమణ వయస్సు మీద ఆధారపడి ఉంటుంది దురదృష్టవశాత్తు ఆ ఉద్యోగి మరణిస్తే ఆ సందర్భంలో మనం గ్రాట్యుటీ చెల్లించాలి వ్యక్తి మరణించే తేదీ ఎవరికీ తెలియదు కనుక గ్రాట్యుటీ ఎంతో ఖచ్చితంగా చెప్పలేం కాబట్టి సహజంగా మనకు గ్రాట్యుటీ యొక్క ఖచ్చితమైన మొత్తం తెలియదు కాని మనము ఒక ఉత్తమ అంచనా తో గ్రాట్యుటీని లెక్కించి ఆ అంచనాను దీర్ఘకాలిక కేటాయింపుగా చూపుతాము మనము ఈ కేటాయింపు పై తరువాత కొంచెం ఎక్కువ చర్చించబోతున్నాము కాని ప్రస్తుతం ఇది దీర్ఘకాలిక అప్పుల్లో ఒకటి అని మీరు అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను అందుకే ఇది 3 వ అంశం కింద చూపబడింది అంటే దీర్ఘకాలిక అప్పులు ఇప్పుడు తదుపరిది ప్రస్తుత అప్పులును సూచిస్తుంది దీర్ఘకాలిక రుణాలు అంటే 1 సంవత్సరానికి మించి ఉండేవని స్వల్పకాలిక రుణాలు అంటే 1 సంవత్సరం కన్నా తక్కువ ఈ సమయంలో తీర్చవలసినవని మనకు ఇప్పటికే తెలుసు కాబట్టి ఉదాహరణకు మనం బ్రిడ్జి లోన్ ల నుండి గ్రహించబడిన ఒక సంవత్సరం కన్నా తక్కువ సమయం రుణాన్ని స్వల్పకాలిక రుణంగా అంటాము తదుపరిది వాణిజ్య చెల్లింపులు లావాదేవీల గురించి తెలుసునని నేను భావిస్తున్నాను మీరు వ్యాపార లావాదేవీలో ఉండి సంస్థ అవసరం మేరకు వస్తువులు పంపిణీ చేయబడతాయి మరియు 15 రోజులు 1 నెల 2 నెలలు తర్వాత వాటికి చెల్లింపు జరుగుతుంది కాబట్టి కొనుగోలు చేసిన తేదీ నుండి చెల్లింపు తేదీ వరకు ఈ మొత్తం చెల్లించవలసి ఉంటుంది ఇది ఒక నిత్య కృత్యమైన వాణిజ్యపరమైన అంశం అందుకే దీనిని చెల్లించవలసిన వాణిజ్యంగా చూపబడుతుంది సాధారణంగా వాణిజ్య చెల్లింపులు 15 రోజులు 1 నెల 2 నెలలు మరియు మొదలైన కాలంగా చెప్పబడుతుంది కాబట్టి ప్రస్తుత అప్పుల కింద అవి జత చేయబడతాయి మూడవది ఇతర ప్రస్తుత అప్పులు రుణాలు మరియు వాణిజ్య చెల్లింపుల్లో చేర్చలేనటువంటి కొన్ని అంశాలు ఉంటాయి అని మీకు తెలుసు అనుకుంటున్నాను మీరు ఏదైనా ఉదాహరణల గురించి ఆలోచించగలరా మీలో చాలా మందికి గుర్తుకు వచ్చేది జీతాలు కాబట్టి మనము ప్రతి నెలాఖరున జీతం చెల్లించాలి కానీ మీరు చెల్లించకపోతే అది చెల్లించే సమయం వరకు బాకీ ఉన్న జీతం అవుతుంది కాబట్టి ఇది ఇతర ప్రస్తుత అప్పులకు ఉదాహరణ అదే విధంగా ఇంకా చెల్లించని విద్యుత్ బిల్లు అద్దె మరియు ఇతర కార్యాలయ ఖర్చులు దీనికి ఉదాహరణ ఎందుకంటే ఇవన్నీ స్వల్పకాలికంలో చెల్లించబడతాయి మరియు చివరి అంశం 4 d అనే షార్ట్ టర్మ్ ప్రొవిజన్ అంటే స్వల్పకాలిక కేటాయింపు మనము ఇప్పటికే ఈ కేటాయింపుపై చర్చించాము కాబట్టి గణనీయమైన ఖచ్చితత్వంతో మొత్తం తెలియని ఒక నిర్దిష్ట అప్పు ఒక కేటాయింపు కానీ అది స్వల్పకాలిక వ్యవధిలో చెల్లించవలసి ఉంటే దానిని షార్ట్ టర్మ్ ప్రొవిజన్ అని పిలుస్తారు ఇప్పటి వరకూ మనం అప్పు యొక్క 1 2 3 మరియు 4 అంశాలను చూశాము బ్యాలెన్స్ షీట్ యొక్క వివరణాత్మక ఆకృతి యొక్క అప్పు వైపు పూర్తి చేసాము తరువాతి ఉపన్యాసంలో మనము ఈ ఆకృతి యొక్క ఆస్తుల వైపు చర్చిస్తాము నమస్తే